కాబట్టి ఇప్పుడు మనం ప్రారంభం నుండి చూస్తాము కానీ ఈ సర్క్యూట్ చూస్తే ఈ సర్క్యూట్ సరేనా ఈ సర్క్యూట్ వాస్తవానికి మనం ఈ అయస్కాంత భాగాన్ని మరియు నష్టం భాగాన్ని ప్రారంభంలో తీసుకువచ్చాము అవునా ఆ తరువాత మనం సరళీకరణ కోసం మాత్రమే ఉన్నాము కానీ ఈ రకమైన సర్క్యూట్ను ఊహిస్తే అది ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వదు అయితే ఫలితం గణన తేడాగా ఉంటుంది ఎందుకంటే మనం సరళీకృతం కోసం దీనిని ఇలా చేశాము మరియు అందుకే మనం ఇక్కడ కలిపాము అది పట్టింపు లేదు కానీ కేవలం అవగాహన కోసమే మరియు ఈ భాగం మనం ఇప్పటికే చెప్పిన లోడ్ నిరోధకత అని చెప్పాము కాబట్టి ఈ రెండు జోడించబడ్డాయి మరియు ఈ రెండు జోడించబడ్డాయి మరియు ఇది కరెంట్ I 2 పదం ఇది I 1 మరియు ఇది నా V సరైనది కాబట్టి కేవలం శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు తదుపరి సర్క్యూట్కు వెళితే ఇక్కడ R నిర్లక్ష్యం చేయబడింది అది అక్కడ లేదని అనుకుందాం అది లేకపోతే ఇది I 1 మాత్రమే ఇది X m మరియు మిగిలినవి ఒకే విధంగా ఉంటాయి సరైనది చివరిది ఏమిటంటే మనకి ఈ భాగం కూడా లేదు ఈ భాగం కూడా అక్కడ నిర్లక్ష్యం చేయబడినది సరైనది కాబట్టి ఇది I S 1 ను ప్రారంభిస్తున్నాను ఇది r 1 సరైనది మరియు ఇది x 1 x 2 ఇది r2 మరియు r2 2 1 S 1 S S 1 కాబట్టి ఈ భాగం S 0 కాబట్టి S 1 ప్రారంభంలో ఈ లోడ్ను ప్రారంభించండి కాబట్టి ఈ భాగం 0 సరిగ్గా ఉంటుంది ఈ సందర్భంలో S 1 ఉన్నప్పుడు I ఇక్కడే ప్రారంభిస్తాను కాబట్టి ఇది సరైన ఫలితాన్ని ఇవ్వని ఒక అంచనా ఇది మరొక ఉజ్జాయింపు ఇది ఖచ్చితమై ఉండకపోవచ్చు సరైనది మరియు ఇది కూడా ఖచ్చితమైనది కాదు మరియు ఇది S 1 కూడా ఉంటుంది సరైనది కాబట్టి ఈ సందర్భంలో ఈ భాగం కూడా మనం ప్రారంభించడాన్ని పరిగణించలేదు ఈ భాగం కూడా నిర్లక్ష్యం చేయబడింది కాబట్టి S 1 కాబట్టి ఈ భాగం S0 సరైనది మరియు ఇది సాధారణ సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఇప్పుడు ప్రారంభ సమయంలో S 1 లోడ్ నిరోధకత iS0 మోటారు కరెంట్ ప్రారంభంలో పూర్తి లోడ్ కరెంట్ కంటే 5 నుండి 6 రెట్లు పెద్దదిగా ఉంటుందని నేను అక్కడ చెప్పాను ఎందుకంటే ప్రారంభంలో ఈ భాగం iS0 అంటే ఆరంభ కరెంట్ ఎక్కువగా ఉన్నందున చివరికి ఇంపిడెన్స్ ప్రభావితం చేయడం తగ్గుతుంది ఎందుకంటే ఈ భాగం iS0 సరైనది కాబట్టి ప్రారంభంలో ప్రభావవంతమైన ఇంపిడెన్స్ తగ్గుతోంది మరియు కరెంట్ కరెంట్ V ఇంపిడెన్స్ అవుతుంది కాబట్టి ఇంపిడెన్స్ తగ్గుతున్నందున కరెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రారంభంలో కరెంట్ అధికం అవుతుంది సరైనది కాబట్టి సాధారణంగా మోటారులో ఇది పూర్తి లోడ్ కరెంట్ కంటే 5 నుండి 6 రెట్లు ఉంటుంది ఇది ప్రారంభ కరెంట్ సరైనదిపూర్తి లోడ్ కరెంట్ కి ప్రారంభ కరెంట్ 5 నుండి 6 రె ట్లు ఉంటుంది కాబట్టి పోల్చిచూస్తేమాదిరినమూనా సర్క్యూట్ యొక్క షంట్ శాఖ లోని ఉత్తేజకరమైన కరెంట్ను సర్క్యూట్ను చిత్రం 15 సికి తగ్గించడం ప్రారంభంలో నిర్లక్ష్యం చేయవచ్చు కాబట్టి ప్రారంభంలో ప్రారంభ శాఖను నిర్లక్ష్యం చేస్తారు ఇది సరళీకరణ సరైనది ఇప్పుడు ప్రారంభ టార్క్ T 3 I 2ప్రారంభ r2"' అవుతుంది ఎందుకంటే మనకు ఈ వ్యక్తీకరణ ఉంది ఎందుకంటే టార్క్ వ్యక్తీకరణ గరిష్ట టార్క్ వ్యక్తీకరణ టార్క్ వ్యక్తీకరణ ప్రతిదీ ప్రారంభించడం మనం చూశాము కాబట్టి ఇది3 I 2ప్రారంభం r2"' అవుతుంది సరైనది కాబట్టి ప్రాథమికంగా టార్క్ వ్యక్తీకరణ చూసింది 3 ω SPG ఇప్పటికే చూసింది మరియు PG 3 i 2 I 2 ప్రారంభ r2 S కి సమానం కానీ S 1 మరియు ఇందులో I2 కి బదులుగా ఇది Iప్రారంభం అందుకే T ప్రారంభం 3 ω S I2ప్రారంభం r2 ఇది సమీకరణం 44 ఇప్పుడు సరళత లేదా కఠినమైన ఉజ్జాయింపు కోసం ఊహిస్తున్నాను కాబట్టి ఊహిస్తున్నాను I fl పూర్తి లోడ్ I2 fl మా ఊహకోసం సరైనది కాబట్టి ఈ సందర్భంలో అయస్కాంతీకృత కరెంట్ పూర్తి లోడ్ స్థితిలో కూడా అయస్కాంతీకృత కరెంట్ నిర్లక్ష్యం చేయబడిందని అనుకుందాం అప్పుడు పూర్తి లోడ్ టార్క్ T fl 3 ω I fl 2 r2 a Sfl మునుపటిలా ఉంటుంది ఒకే టార్క్ వ్యక్తీకరణను ఇది మాత్రమే ఉపయోగించుకోండి పూర్తి లోడ్ కరెంట్ యొక్క ఈ పరిభాషను ఏమని పిలుస్తారు పూర్తి లోడ్ పూర్తి లోడ్ కరెంట్ మరియు పూర్తి లోడ్ స్లిప్ కేవలం వాటిని భర్తీ చేయండి సరైనది కాబట్టి ఇది 3 ω S I fl 2 r2 S Sfl Sfl అనేది పూర్తి లోడ్ వద్ద స్లిప్ కాబట్టి పూర్తి లోడ్ అంటేయంత్రం యొక్క కార్యాచరణ 10 h p యంత్రం ఉందని అనుకుందాం కాబట్టి ఇది ఆ 10 h p వద్ద పనిచేస్తోంది S1 87 46 వాట్ల వద్ద పనిచేస్తోంది కాబట్టి ఉదాహరణకు 10 వాట్ల యంత్రాన్ని చెబితే మరియు అది 10 కిలోవాట్ల వద్ద పనిచేస్తే వాస్తవానికి సంబంధిత కరెంట్ పూర్తి లోడ్ కరెంట్ అవుతుంది మరియు అది పూర్తి లోడ్ శక్తి మరియు సంబంధిత స్లిప్ పూర్తి లోడ్ స్లిప్ అవుతుంది కాబట్టి ఇది 3 ω S I fl 2 r2 Sfl సరైనది మరియు Sfl పూర్తి లోడ్ స్లిప్ ఇప్పుడు సమీకరణం 44 ని భాగించండి సమీకరణం 44 46 సరైనది ఉంటే T ప్రారంభం Tfl I ప్రారంభం 2 Iప్రారంభం Ifl 2 Sf ఇది ఒక సాధారణ సంబంధం కాబట్టి దీనితో ఏమైనా కొంచెం సిద్ధాంతం ఉంది కనీసం కనీసం మొదటి సంవత్సరం స్థాయి అయినా అక్కడ కొంచెం ఉంటుంది కాబట్టి ఈ ఇండక్షన్ యంత్ర సిద్ధాంతం భాగం పూర్తయిన తరువాత మనం కొన్ని ఉదాహరణలు చూస్తాము కాబట్టి ప్రాథమిక కొన్ని విషయాలను ప్రయత్నించడానికి ఎటువంటి సమస్య ఉండదు అనే ఆశతో దానిని మనస్సులో ఉంచుకోండి కొన్ని ఊహలు మరియు ఈ విషయాలన్నీ స్వయంచాలకంగా ఒకదాని తరువాత ఒకటి వస్తాయి మరియు వాస్తవానికి ఏమీ లేదు అది కష్టతరమైనది కాదు కాబట్టి ఇప్పుడు ఉదాహరణ ఒకటి తీసుకోండి 50 హెర్ట్జ్ సరఫరా నుండి 6 పోల్ ఇండక్షన్ మోటార్ వేగం అనుకుందాం పూర్తి లోడ్ వద్ద రోటర్ e m f యొక్క ఫ్రీక్వెన్సీ 2 హెర్ట్జ్ ఉంటే Sf2 Sf పూర్తి లోడ్ స్లిప్ మరియు వేగాన్ని కనుగొనండి కాబట్టి P కి 6 f 50 హెర్ట్జ్ f 2 హెర్ట్జ్ ఇవ్వబడింది మరియు మనకు f2 Sf తెలుసు కాబట్టి S f2 f కాబట్టి f2 2 మరియు f 50 కాబట్టి S0 04 మరియు n S ను మనకు తెలుసు 120 f P కాబట్టి 120 506 కాబట్టి 1000 rpm మరియు S n S n a n Sసరైనది కాబట్టి S మనకు 0 04 ఈ S1 1000 వచ్చింది కాబట్టి తెలుసుకోవాలి కాబట్టి రోటర్ వేగం 960rpm కాబట్టి సాధారణ ఉదాహరణ సరైనది అదేవిధంగా ఉదాహరణ 2 అనేది త్రి ఫేస్ 6 పోల్ 50 హెర్ట్జ్ ఇండక్షన్ యంత్రం లో లోడ్ లేకుండా స్లిప్ 1 మరియు పూర్తి లోడ్ యొక్క 3 ఉంది సింక్రోనస్ స్పీడ్ b లోడ్ స్పీడ్ c ఫుల్ లోడ్ స్పీడ్ స్టాటర్ వద్ద రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు పూర్తి లోడ్ సరైనది రోటర్ కరెంట్ యొక్క e ఫ్రీక్వెన్సీని కనుగొనండి కాబట్టి p 6 లో లోడ్ స్లిప్ ఇవ్వనప్పుడు S0 01 పూర్తి లోడ్ స్లిప్ S0 0 033 ఇవ్వబడింది కాబట్టి n S భౌతిక 120 f P కాబట్టి ఇది S1000 rpm ఈ విలువలనుప్రతిక్షేపణ చేస్తే S1 20 f 50 హెర్ట్జ్ మరియు P 6 ధ్రువాల కాబట్టి 1000 RPM దానిని PR చేయదు అప్పుడు ఇక్కడ పొరపాటు చేస్తుంది ధ్రువాల సంఖ్య సరైనది కాబట్టి 1000 RPM ఇప్పుడు లోడ్ వేగం n 0 ఎంత సరైనది N S n n అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ n n 0 కాబట్టి S0 n S n 0 n S లేదా n 0 1 S0 కాబట్టి లోడ్ స్లిప్ లేని S0S0 01 కాబట్టి n 0 99 rpm అవుతుంది ఇప్పుడు c పూర్తి లోడ్ వేగం కాబట్టి n fl ఈ ప్రత్యయం 0 fl ని భర్తీ చేయగలదు n fl n S1 Sfl ఇది 1000 మరియు Sfl 0 కాబట్టి ఇది 970 rpm వస్తోంది సరైనది ఇప్పుడు రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ నిలిచిపోయింది కాబట్టి f2 ఎంత నిలిచి పోయిన s s 1 కాబట్టి సహజంగా రోటర్ ఫ్రీక్వెన్సీ కరెంట్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ నిలిచి పోయిన S 1 వద్ద ఉంటుంది అప్పుడు రోటర్ స్థిరమైన స్లిప్ S1 అయినప్పుడు ఆ సమయంలో రోటరీ స్థిరంగా ఉంటుంది కాబట్టి పూర్తి లోడ్ వద్ద రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ f2 Sfl f కాబట్టి పూర్తి రోటర్ Sfl వద్ద S0 03 మరియు ఇది 50 కాబట్టి ఇది 1 5 హెర్ట్జ్ అవుతుంది కాబట్టి ఉదాహరణ 3 కాబట్టి తదుపరిది 6 పోల్ 50 హెర్ట్జ్సరైనది పూర్తి లోడ్తో నడుస్తున్న 3 ఫేస్ ఇండక్షన్ మోటారు ఉపయోగకరమైన టార్క్ 60 న్యూటన్ మీటర్ను అభివృద్ధి చేస్తుంది రోటర్ e m f నిమిషానికి నిమిషానికి 120 పూర్తి సైకిళ్ళని తయారుచేసేటప్పుడు అంటే దీని నుండి రోటర్ ఫ్రీక్వెన్సీని కనుగొనవలసి ఉంది నేను చెప్పిన యాంత్రిక శక్తి అయిన షాఫ్ట్ పవర్ అవుట్పుట్ను లెక్కించండి యాంత్రిక టార్క్ ఘర్షణలో కోల్పోయిన యాంత్రిక టార్క్ను కోల్పోయినట్లయితే మరియు కోర్ నష్టానికి S10 న్యూటన్ మీటర్లు రోటర్ వైండింగ్లలో రాగి నష్టాన్ని లెక్కించండి మోటారుకు ఇన్పుట్ సామర్థ్యం స్టేటర్ నష్టం 800 వాట్ గా ఇవ్వబడుతుంది స్టేటర్ నష్టానికి 800 వాట్ ఇవ్వబడుతుంది కాబట్టి f2 Sf కాబట్టి వాస్తవానికి ఈ Sf2 Sf దీనికి నిమిషానికి 120 పూర్తి సైకిళ్ళు ఇవ్వబడతాయి కాబట్టి రోటర్ ఫ్రీక్వెన్సీ 12060 సరైనది కాబట్టి సెకనుకు ఎన్ని సైకిళ్ళు వాస్తవానికి సెకనుకు 2 హెర్ట్జ్ సైకిళ్ళు కాబట్టి ఇది 2 హెర్ట్జ్ సరైనది ఇప్పుడు S అప్పుడు 2 f ఎందుకంటే Sf 2 కాబట్టి S 250 కాబట్టి 4 0 04 సరైనది ఇప్పుడు n S 120 f P P 6 f 50 కాబట్టి n S 1000 rpm ఇప్పుడు రోటర్ వేగం n 1 S n S కాబట్టి 1 0 04 1000 కాబట్టి 960 rpm కాబట్టిω 2 pi n ఎందుకంటే మనకు టార్క్ అవసరం కాబట్టి ω మాకు 2 pi n 60 అవసరం కాబట్టి ఇది సెకనుకు 100 53 రేడియన్ వస్తోంది ఇప్పుడు షాఫ్ట్ పవర్ అవుట్పుట్ ఉపయోగకరమైన టార్క్ రోటర్ వేగం కాబట్టి ఉపయోగకరమైన టార్క్ 160 రోటర్ వేగం 100 53 వచ్చింది మరియు ఇది ఇక్కడ ఉపయోగకరమైన టార్క్ సమస్యలో చూస్తే దానికి 160 న్యూటన్ మీటర్ ఇవ్వబడుతుంది అందువల్ల ఇది వాస్తవానికి 16 085 కిలో వాట్ ఇప్పుడు యాంత్రిక భాగం అభివృద్ధి చేయబడింది P m ఉపయోగకరమైన టార్క్ నష్టాలు రోటర్ వేగం కాబట్టి ఉపయోగకరమైన టార్క్ 160 మరియు ఈ నష్టం 10 ఇవ్వబడుతుంది కాబట్టి 160 10 న్యూటన్ మీటర్ రోటర్ వేగం 100 53 కాబట్టి అది P m 17 09 కిలో వాట్ ఇప్పుడు తరువాతి భాగం P m తెలుసు 3 I22 r2 1 S 1 అనేది ప్రతి ఉత్పత్తికి యాంత్రికం కాబట్టి 3 I22 r2 S P m 1 S అని వ్రాయవచ్చు అంటే ఈ వ్యక్తీకరణ నుండి ఈ వ్యక్తీకరణ నుండి S P m 1 S అని మనం వ్రాస్తున్నాము మరియు ఇది 3 I 2 అని వ్రాయవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఈ పదం 3 అప్పుడు I2 2 r2 అప్పుడు 1 S S సరైనది అంటే ఈ భాగం S P m విభజించబడింది 1 S సరైనది కాబట్టి అది రోటర్ రాగి నష్టం 3 I22 r2 ఇది రోటర్ రాగి నష్టం రోటర్ రాగి నష్ట వ్యక్తీకరణ S P m 1 S కాబట్టి రోటర్ రాగి నష్టం 17 09 అవుతుంది అప్పుడు P m 17 09 S0 04 1 0 కనుక ఇది 0 712 కిలో వాట్ వస్తోంది ఇప్పుడు మోటారు యాంత్రిక శక్తి అవుట్పుట్కు మోటర్ ఇన్పుట్కు ఇన్పుట్ రోటర్ జంట నష్టం మొత్తం స్టేటర్ నష్టం మొత్తం స్టేటర్ నష్టానికి వాస్తవానికి 800 వాట్ ఇవ్వబడుతుంది ఎందుకంటే సమస్యలో మొత్తం స్టేటర్ నష్టం 800 వాట్ ఇవ్వబడుతుంది ఇక్కడ 800 వాట్ల ఇవ్వబడుతుంది సరైనది కాబట్టి అది కిలో వాట్ గా మార్చబడిందని అర్థం కాబట్టి ఇక్కడ ఇది S17 712 800 వాట్ల సగటు S0 8 కిలో వాట్ 18 602 కిలో వాట్ జోడిస్తే సామర్థ్యం అవుట్పుట్ ఇన్పుట్ కాబట్టి అవుట్పుట్ 16 085 చూశాము మరియు ఇన్పుట్ S18 కాబట్టి ఇది 86 47 సామర్థ్యం సరైనది కాబట్టి అర్థమయ్యేది తదుపరిది స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటారు పూర్తి లోడ్ వద్ద 4 స్లిప్ కలిగి ఉంటుంది ప్రారంభ కరెంట్ ఐదుపూర్తి లోడ్ కరెంట్ కంటే 5 రెట్లు ఉంటుంది స్టేటర్ ఇంపిడెన్స్మరియు అయస్కాంతీకృత కరెంట్ నిర్లక్ష్యం చేయవచ్చు నిర్లక్ష్యం చేయడం వలన గరిష్ట టార్క్ మరియు అది సంభవించే స్లిప్ను లెక్కిస్తుంది మరియు ప్రారంభ టార్క్ ఈ రెండు విషయాలను సరిగ్గా లెక్కిస్తుంది ఇప్పుడు Iప్రారంభ2 V2r22 x22 మనకు తెలుసు ఎందుకంటే ప్రారంభంలో స్లిప్ 1 ఇక్కడ నేను మరలా మరలా ఆ మునుపటి సమీకరణ సంఖ్యను వ్రాయడం లేదు కానీ ఈ విషయాలన్నీ సరిగ్గా ఇవ్వబడ్డాయి అదేవిధంగా ఇది ఒక ప్రారంభం మరియు పూర్తి లోడ్ వద్ద I fl 2 పూర్తి లోడ్ కరెంట్ V 2r2Sfl 2 x 2 ఎందుకంటే ప్రారంభ స్లిప్ 1 ఇక్కడ ఇది సరిగ్గా వ్రాయబడింది ఇప్పుడు మనం సమీకరణం 1 సమీకరణం 2 ను విభజిస్తే అలా చేస్తే Iప్రారంభ 2 Iప్రారంభ Iమొత్తం2 ఈ వ్యక్తీకరణసరైనది కాబట్టి ఇది గరిష్ట విలువ కోసం దీనిని పిలుస్తుంది గరిష్ట టార్క్ కోసం ఆ r2 సంబంధం r2 S max x 2 అని పిలుస్తుంది ఎందుకంటే మనకు r2 S max T తెలుసు కాబట్టి r2 S max T x 2 ఇది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మనకు r2 S max T x 2 ప్రతిక్షేపణ ఉంది కాబట్టి ఇక్కడ తీసివేయండి అందుకే ఇక్కడ మనం ఎర్రటి సిరాలో వ్రాసాము ప్రతిక్షేపణ చేసి వ్యక్తీకరణను సరళీకృతం చేస్తే ఈ సమీకరణం ఉంటుంది సరైనది ఇప్పుడు నేను ఇచ్చిన వివరాలు Iప్రారంభం పూర్తి లోడ్ కరెంట్ కి 5 రెట్లు 5 రెట్లు పూర్తి లోడ్ కరెంట్ అంటే Iప్రారంభం 2 I fl 2 అప్పుడు 25 అవుతుంది అప్పుడు Iప్రారంభం 5 5 I fl పూర్తి లోడ్ స్లిప్ ఇఇవ్వబడింది 04 సరైనదికాబట్టి ఈ విలువ మనం అన్నీ ప్రతిక్షేపణ చేస్తే ఈ వ్యక్తీకరణ ఇక్కడ S యొక్క రెండు విలువలను పొందుతుంది ఒకటి సాధ్యపడకపోవచ్చు కానీ మరొకటి మరొకటి సాధ్యమయ్యే దీనిని పరిష్కరిస్తే ఒకటి Smax0 2 అవుతుంది ఎందుకంటే ఇతర విలువ సరైనది కాదు కాబట్టి S నుండి మరియు టార్క్ వ్యక్తీకరణ T max 3ω S0 5 V 2x 2 ఇక్కడ ఇది వివరంగా ఉంది c సమీకరణం 37 ఇక్కడే వివరంగా ఉంది కాబట్టి ఇక్కడ అప్పుడు అంటే T పూర్తి లోడ్ టార్క్ 3 ω S ను పొందుతారు ఇక్కడ ఈ వ్యక్తీకరణ 35 సమీకరణం నుండి వివరంగా ఉంది కాబట్టి అందరూ దీన్ని కొద్దిగా గుర్తుంచుకోవాలి దానిని గుర్తుంచుకోవాలి కాబట్టి సమీకరణం 4 సమీకరణ సంఖ్య 4 సమీకరణం 5 అలా విభజన చేస్తే అప్పుడు T max T fl ఈ వ్యక్తీకరణను పొందుతుంది విభజించి సరళీకృతం చేస్తే ఈ వ్యక్తీకరణ సరైనది అవుతుంది కాబట్టి T max T fl ఇప్పుడు ప్రతిక్షేపణ r2 r 2 అని పిలుస్తుంది x max T x 2 ప్రతిక్షేపణ మరియు ఇక్కడ సరళీకృతం చేయండి ఇక్కడ మళ్ళీ మళ్ళీ వ్రాయబడింది r2 S max T x 2 ఇక్కడ వ్రాయబడింది మరియు ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం ఉంటే ఈ వ్యక్తీకరణ వస్తుంది ఇప్పుడు Smax 0 2 పూర్తి లోడ్ స్లిప్ 0 04 తెలుసు కాబట్టి ఇది స్లిప్ యొక్క ఫంక్షన్ మరియు సరళీకృతం చేస్తే అది 2 6 అవుతుంది అంటే గరిష్ట టార్క్ పూర్తి లోడ్ టార్క్ 2 6 రెట్లు ఉంటుందిసరైనది కాబట్టి గరిష్ట టార్క్ 2 6 రెట్లు పూర్తి లోడ్ టార్క్ కొద్దిగా అభ్యాసం అవసరం ఇప్పుడు 47 సమీకరణం నుండి T ప్రారంభం T fl ఇది సరైనదని మనకు తెలుసు కాబట్టి నన్ను క్షమించండి Iప్రారంభం I fl 5 కాబట్టి 5 2 Sfl 0 04 కాబట్టి ప్రారంభ టార్క్ వాస్తవానికి ఈ సమస్యకు పూర్తి లోడ్ టార్క్ అవుతుంది సరైనదికాబట్టి తదుపరి ఉదాహరణ 5 3 ఫేస్ ప్రేరణ మోటార్ పవర్ ఇన్పుట్ 60 కిలోవాట్లు స్టేటర్ నష్టాలు మొత్తం 1 కిలోవాట్ మోటార్ 3 స్లిప్తో నడుస్తుంటే అభివృద్ధి చెందిన మొత్తం యాంత్రిక శక్తిని మరియు ఫేస్ కు రోటర్ రాగి నష్టాలను కనుగొనండి సరైనది కాబట్టి రోటర్ ఇన్పుట్ స్టేటర్ ఇన్పుట్ స్టేటర్ నష్టాలు ఎయిర్ గ్యాప్ శక్తి ప్రారంభంలో నేను చెప్పిన సమయంలో కాబట్టి ఇది PG 60 1 59 కిలో వాట్ మరియు స్లిప్ S0 03 అవుతుంది కాబట్టి మొత్తం యాంత్రిక శక్తి P m ను అభివృద్ధి చేస్తుంది ఈ వ్యక్తీకరణ 1 S PG ను కూడా పొందింది కాబట్టి సరిగ్గా 57 2 కిలో వాట్ లభిస్తుంది ఇప్పుడు రోటర్ రాగి నష్టం మనం ఈ సూత్రాన్ని S PG నుండి కూడా పొందాము కాబట్టి ఇది S0 03 59 కాబట్టి ఇది వాస్తవానికి 1 11770 వాట్ ఈ లెక్క ఈ నీలి సిరా 1770 వాట్ల వైపు చూస్తుంది కాబట్టి ఒక్క దశకు రోటర్ రాగి నష్టం 3 అది 590 వాట్ అవుతుంది ఒక సాధారణ సమస్య అది కొన్ని సూత్రాన్ని మనస్సులో ఉంచుకోవాలి తదుపరి ఉదాహరణ 6 500 వోల్ట్ 3 ఫేస్ ఇండక్షన్ మోటారుకు స్టేటర్ ఇంపిడెన్స్ఉంది నిలిచి పోయిన వద్ద సమానమైన రోటర్ ఇంపిడెన్స్అదే హక్కు స్లిప్ 1 మాగ్నెటైజింగ్ కరెంట్ 36 ఆంపియర్ అయినప్పుడు నిలిచి ఇప్పటికీ అర్థం కోర్ నష్టం 15000 వాట్ల యాంత్రిక నష్టం 750 వాట్ అవుతుంది అవుట్పుట్ సామర్థ్యం మరియు శక్తి కారకాన్ని 2 స్లిప్ వద్ద అంచనా వేయండి ఇది సమస్య మనం సర్క్యూట్ సరళీకృత చేసాము మనం ఈ షంట్ శాఖ ను ప్రారంభంలోనే ఉంచాము మరియు ఇవన్నీ ఈ విషయాలు ఇది లోడ్ నిరోధక భాగం ఇది రోటర్ భాగం ఇది స్టేటర్ భాగం మరియు ఇది సరళత సాధారణ గణన కోసం చేతి శాఖ భాగం ఇక్కడ మధ్యలో ఉంచవచ్చు నా ఉద్దేశ్యం కావాలంటే మరింత ఖచ్చితమైన గణన కావాలంటే అప్పుడు ఉంచవచ్చు షంట్ ఇక్కడ ఉంది షంట్శాఖ ఇక్కడ ఉంది విషయాల కోసం ఉంచవచ్చు గణన సరైన క్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఏమైనప్పటికీ ఇక్కడ మేము దీనిని సరళీకృతం చేసాము సర్క్యూట్ ఇలా ఉంది మరియు ఇది లోడ్ నిరొధకత భాగం R2 S ఏదీ ఈ r2 r2 1 S S లా చేయబడలేదు కాబట్టి ఫేస్ వోల్టేజ్ 3 ఫేస్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ 500 రూట్ 3 గా ఇవ్వబడింది కాబట్టి ఈ వోల్ట్ 288 7 వోల్ట్ ఉంది కాబట్టి దీనిని 288 7 యాంగిల్ 0 వోల్ట్ సూచన తీసుకోండి ఇప్పుడు స్లిప్ 0 02 ఇవ్వబడింది మరియు దీనికి r 1 r2 0 06 ఓం మరియు x 1 x 2 0 21 ఓం సమస్య నుండి ఇప్పుడు జోడిస్తే మొత్తం ఇంపిడెన్స్ కాబట్టి ఈ రెండింటిని కలిపే మాత్రమే అవుతుంది ఇది ఒక r2 1 S S కాబట్టి ఇది వాస్తవానికి వస్తుంది 3 19 నా ఉద్దేశ్యం ఏమిటంటే సర్క్యూట్ యొక్క మొత్తం ఇంపిడెన్స్జోడించడం దీన్ని దీనికి బదులుగా నేరుగా r2 S గా మార్చవచ్చు మరియు ఇది ప్రాథమికంగా r2 S గా ఉంటుంది కానీ ఇక్కడ తీసిన విధానం సరైన విధంగా చేసిన విధంగానే కాబట్టి ఇది 3 56 o ఓం 5 6 3 156o కాబట్టి కోణం మరియు ఇది ఓం కాబట్టి I2 V Z కాబట్టి ఇది V ఇది Z 90 5 కోణం 7 56 o యాంపియర్ ఇది ఇక్కడ వ్రాయబడలేదు యాంపియర్ ఇది యాంపియర్ కాబట్టి ఇక్కడ ఇది ఇక్కడే వ్రాయబడింది కాబట్టి అందువల్ల foRI2 ఇందులో ఉంది నిజమైన భాగం ఇదిఊహాత్మక భాగం ఇప్పుడు Im V j X m కాబట్టి V X కోణం తొంభై కానీ 36 యాంపియర్ వద్ద ఇవ్వబడుతుంది కాబట్టి ప్రాథమికంగా Im j 36 యాంపియర్ సరైనది ఎందుకంటే ఇది ఇవ్వబడిన సమస్యలో దీనికి 36 యాంపియర్ ఇవ్వబడుతుంది కాబట్టి నేరుగా చేయడానికి బదులుగా I m j 36 యాంపియర్ అని వ్రాయగలను ఇప్పుడు మొత్తం కోర్ నష్టానికి 1500 వాట్ ఇవ్వబడింది ఫేస్కు 500 వాట్ల కోర్ నష్టం కాబట్టి కోర్ నష్టం మనం V I 500 అని వ్రాయగలము కాబట్టి I కరెంట్ 500 V యొక్క కోర్ లాస్ కాంపోనెంట్ కాబట్టి 500 288 7 కాబట్టి 1 73 యాంపియర్ కాబట్టి I 0 I i I m కాబట్టి ఇది 1 73 j 36యాంపియర్ అవుతుంది సరైనది అందువల్ల I1 I 0 I 0 I2 సర్క్యూట్ చూస్తాను వీటిని జోడిస్తే అది I 1 103 యాంపియర్ ఇప్పుడు శక్తి కారకం అప్పుడు 27 89 యొక్క కొసైన్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ కోణం కాబట్టి S0 తీసుకోబడింది మరియు ఇది స్టేటర్ కరెంట్ I 1 కాబట్టి ఈ వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం 27 కాబట్టి శక్తి కారకం ఇది 1 ఇప్పుడు రోటర్ రాగి నష్టం 3 I2 2 r2 తెలుసు కాబట్టి 3 ఇది నా I2 2 ఇది నా r2 కాబట్టి 1 52 కిలో వాట్ సరైనది R2 1 S 1 మనకు తెలిసిన నిరోధకతను లోడ్ చేయండి కాబట్టి ఇది చాలా ఎక్కువ ఇప్పుడు మొత్తం యాంత్రిక శక్తి ఉత్పత్తి 3 I2 2 r2 1 S అవుతుంది కాబట్టి ఈ భాగం రోటర్ రాగి నష్టం రోటర్ రాగి నష్టం 1 S S కాబట్టి రోటర్ రాగి నష్టం మనం 1 52 ను లెక్కించాము ఇది నా రోటర్ రాగి నష్టం సరైనది కాబట్టి ఇది 1 0 02 0 02 స్లిప్ iS0 02 కాబట్టి 74 5 కిలో వాట్సరైనది ఇప్పుడు యాంత్రిక నష్టం 70 750 వాట్ ఇవ్వబడింది యాంత్రిక నష్టం ఇవ్వబడుతుంది కాబట్టి నికర ఉత్పత్తి S1 S1 73 75 కిలో వాట్ సరైనది ఇప్పుడు ఇన్పుట్ 3 3 ఫేస్ కాబట్టి 3 V I 1 cos 𝝫 కాబట్టి 3 500 3 103 2 ఇది I 1 శక్తి కారకం 0 వాస్తవానికి ఇది వస్తోంది ఇది కేవలం3 33 మరియు ఇది 3 కాబట్టి 3 V ఇది I మరియు ఇది cos 𝝫 1000 కాబట్టి 10 శక్తికి 3 కాబట్టి ఇది కిలో వాట్ కాబట్టి సామర్థ్యం అవుట్పుట్ ఇన్పుట్ అవుతుంది ఇది అవుట్పుట్ మరియు ఇది ఇన్పుట్ కాబట్టి ఇది S0927 సామర్థ్యం సరైనది కాబట్టి దానిని కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి తదుపరి ఉదాహరణ 7 25 h p అంటే హార్స్ పవర్ 6 పోల్ 50 హెర్ట్జ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు 960 rpm వద్ద పూర్తి లోడ్తో రోటర్ కరెంట్తో 35 ఆంపియర్ 35 యాంపియర్ వద్ద నడుస్తుంది షార్ట్ సర్క్యూటింగ్ గేర్లో రాగి నష్టానికి 250 వాట్లు మరియు యాంత్రిక నష్టాలకు 1000 వాట్లను అనుమతిస్తే 3 ఫేస్ రోటర్ వైండింగ్ ప్రతి దశకు నిరోధకతను కనుగొనండి కాబట్టి ఈ సందర్భంలో మనం ఏమి చేస్తాము ఆ n S 120 f P కాబట్టి 1000 rpmను సరిగ్గా పొందుతారు స్లిప్ S n S n n S కాబట్టి స్లిప్ 4 0 04 పొందుతోంది కాబట్టి నికర ఉత్పత్తి 25 h p 1 హార్స్ పవర్ 746 వాట్ కాబట్టి ఇది 18 65 కిలో వాట్ కాబట్టి మొత్తం యాంత్రిక ఉత్పత్తి అప్పుడు 18 65 ఇక్కడ ఇవ్వబడిన ఈ రెండు ఇక్కడ ఉన్నాయి ఇది షార్ట్ సర్క్యూటింగ్ గేర్లో రాగి నష్టానికి 250 వాట్ల మరియు యాంత్రిక నష్టాలకు 1000 వాట్ సరైనది కాబట్టి ఇది వాట్ 1000 కాబట్టి నేను కిలో వాట్ కు మార్చాలి తద్వారా 19 9 కిలో వాట్ ఇప్పుడు యాంత్రిక అవుట్పుట్ రోటర్ రాగి నష్టం 1 చూసిన S S అందువల్ల రోటర్ రాగి నష్టం S S యాంత్రిక ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ S 0 04 ప్రతిక్షేపణ ఇక్కడ యాంత్రిక ఉత్పత్తి ప్రతిక్షేపణ పొందుతారు ఇది 829 వాట్ అవుతుంది ఇది 12 కాదు 829 నీలం సిరా నీలం సిరాను చూస్తుంది కాబట్టి 0 829 కిలో వాట్ సరైనది కాబట్టి ఇక్కడ ఇది వాస్తవానికి ఇది కాదు ఇది నీలం ఒకటి కాబట్టి 0 829 కిలో వాట్ కాబట్టి ఇక్కడ కూడా ఇది 0 829 250 కాబట్టి 3 I2 2 r2 829 250 కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే నీలిరంగు ఇది పరిగణించాల్సిన అవసరం లేదు ఇది సరైనదిగా పరిగణించాల్సిన అవసరం లేదు ఇది పరిగణించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సందర్భంలో 3 I2 2 r2 అని పిలవబడేది 8 29 అవుతుంది సమస్యను పరిశీలిస్తే షార్ట్ సర్క్యూటింగ్ గేర్లో రాగి నష్టానికి 250 వాట్లని అనుమతించే సమస్యను పరిశీలిస్తే అందువల్ల ఇక్కడ 3 I2 2 r 2 829 250 అవుతుంది ఎందుకంటే అది తయారు చేయాలి ఎందుకంటే అది వాస్తవానికి రోటర్ రాగి నష్టం అవుతుంది కాబట్టి దీని అర్థం 3 35 2 r2 579 కు సమానం అందువల్ల r2 0 158 ఓం అవుతుంది ఈ నీలం సిరా ఒకటి చూడండి ఇది సరైన సమాధానం మరియు ఈ 250 ను తీసివేయాలి ఎందుకంటే ఇక్కడ ఇది షార్ట్ సర్క్యూటింగ్ గేర్లో రాగి నష్టానికి 250 వాట్లను అనుమతించే సమస్యలో వ్రాయబడింది ఇది మొత్తం సర్క్యూట్ యొక్క నిరోధకత సమానమైన క్షమించండి నిరోధకత నుండి మినహాయించబడింది అందువల్లనే మనం వాటిని పరిష్కరించేటప్పుడు ఉండాలి సంఖ్యాపరంగా పరిష్కరించండి అప్పుడు దాని నుండి తీసివేయాలి ఇప్పుడు తదుపరి ఉదాహరణ 440 వోల్ట్ 50 హెర్ట్జ్ 60 పోల్ 6 పోల్ 3 ఫేస్ ఇండక్షన్ మోటోరిస్ 80 కిలో వాట్ యొక్క రోటర్కు పవర్ఇన్పుట్ రోటర్ e m f అంటే 100 పూర్తి ప్రతిక్షేపణప్రతిక్షేపణన్ని చేయడానికి ఎలెక్ట్రోమోటివ్ ఫోర్స్ గమనించబడుతుంది ఇది నిమిషానికి ప్రతిక్షేపణ అంటే రోటర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటో తెలుసుకోవాలి రోటర్ కరెంట్ 65 యాంపియర్ అయితే స్లిప్ రోటర్ వేగం యాంత్రిక శక్తి అభివృద్ధి దశకు రోటర్ రాగి నష్టం దశకు రోటర్ నిరోధకత లెక్కించండి కాబట్టి ఈ సందర్భంలో పరిష్కారం దీనికి S f2 f ఇవ్వబడుతుంది ఎందుకంటే f2 తప్ప కాబట్టి ఇది f2 10060 ఎందుకంటే ఇది నిమిషానికి 100 సైకిల్స్ ను తయారు చేస్తుంది కాబట్టి సెకనుకు 10060 సైకిల్స్ 50 విభజించబడ్డాయి కాబట్టి S S 0 3 n S 120 f P కాబట్టి ఈ వివరాలు అంతా n రోటర్ స్పీడ్ 1 S n కాబట్టి 1 0 033 1000 కాబట్టి 967 rpm ఇప్పుడు తదుపరిది యాంత్రిక శక్తి అభివృద్ధి చేయబడింది P m 1 S PG కాబట్టి P m 80 కిలో వాట్ కాబట్టి P m 1 0 033 80 కాబట్టి 77 36 కిలో వాట్ సరైనది తదుపరిది ఫేస్ కు రోటర్ రాగి నష్టం కాబట్టి ప్రతి ఫేస్ కు మూడింట ఒక వంతు స్లిప్ రోటర్ ఇన్పుట్ కాబట్టి ఇది మూడవ వంతు స్లిప్ 8 కాబట్టి ఇది 88 వాట్ల అవుతుంది అది iS0 88 కిలో వాట్ సరైనది మరియు అది మరియు ఇది I2 2 r2 ఎందుకంటే ప్రతి ఫేస్కు కాబట్టి 3 లేదు ఇది ఒక ఫేస్కు ఉంటుంది కాబట్టి I2 2 r2 880 కాబట్టి r2 కి 0 208 ఓం చాలా సాధారణ సమస్య చాలా సాధారణ సమస్య వస్తుంది ఇప్పుడు తదుపరిది ఇదే 3 ఫేస్ 500 వోల్ట్ 50 హెర్ట్జ్ 6 ధ్రువాలతో ఇండక్షన్ మోటారు 950 rpm వద్ద 20 హార్స్ పవర్ని 0 86 శక్తితో అభివృద్ధి చేస్తుంది 1 హార్స్ పవర్ మొత్తం యాంత్రిక నష్టాలు 1 hp ఈ లోడ్ స్లిప్ రోటర్ రాగి నష్టం కోసం లెక్కించండి స్టేటర్ నష్టాలు మొత్తం 1500 వాట్ల లైన్ కరెంట్ అయితే ఇది తయారు చేయాలి ఈ సంఖ్యాపరమైన మరొక విషయాలను ఎప్పుడు పరిష్కరిస్తుందో మనం మొదట సమస్యను వ్రాసి ఆపై దాన్ని పరిష్కరించుకుంటాము ఇప్పుడు n S 120 f P అని మనకు తెలుసు కాబట్టి 1000 rpm ఇది యథావిధిగా వస్తోంది మరియు s ఈ సూత్రాన్నితెలుసుకోవడం కాబట్టి దీని నుండి 0 05 సరైనది కాబట్టి అభివృద్ధి చేసిన మొత్తం యాంత్రిక శక్తి 20 అవుతుంది h p ని జోడించాలి కాబట్టి 21 1 h p 0 746 కిలో వాట్ కాబట్టి ఇది 15 666 కిలో వాట్ కాబట్టి PG రోటర్ ఇన్పుట్ P m 1 S ఇది తెలుసు కాబట్టి P m ఉంచండి S ను ఇక్కడ ఉంచండి 16 5 కిలో వాట్ వస్తుంది రోటర్ రాగి నష్టం SPG అవుతుంది కాబట్టి S మనకు తెలుసు PG మనకు తెలుసు కాబట్టి ఇది 0 825 కిలో వాట్ అవుతుంది కాబట్టి ఎందుకంటే S 0 05 మరియు స్టేటర్ ఇన్పుట్ P G స్టేటర్ నష్టాలు 5 మరియు స్టేటర్ నష్టం 1 5 కాబట్టి ఇది 18 కిలో వాట్ మరియు రూట్ 3 V I 1 cos 𝚽 18 కిలో వాట్ కాబట్టి 18 1000 కాబట్టి I 1 అన్నివివరాలు ఇవ్వబడ్డాయి కనుక ఇది 24 యాంపియర్అవుతుంది కాబట్టి చూస్తే ఈ సమస్యకు శక్తి కారకం 0 86 సరైన శక్తి కారకాలు ఇవ్వబడతాయి మరియు SPG ఇవ్వబడుతుంది మరియు ఈ విషయాలన్నీ లెక్కించబడతాయి కాబట్టి ఇక్కడ I 1 స్టేటర్ కరెంట్ 24 యాంపియర్లను పొందుతాను మరియు ఈ అధ్యాయం కోసం ఈ చివరి సమస్యకు ఇది చివరి సమస్య కాబట్టి 8 పోల్ 50 హెర్ట్జ్ 3 ఫేస్ ఇండక్షన్ మోటారు ఒక ఫేస్ 0 07 ఓంల సమానమైన రోటర్ నిరోధకతను కలిగి ఉంటుంది దాని స్టాలింగ్ వేగం 630 rpm అయితే ప్రారంభించేటప్పుడు గరిష్ట టార్క్ పొందటానికి ఎంత నిరోధకతను చేర్చాలి అయస్కాంతీకరణ కరెంట్ ను విస్మరించండి కాబట్టి n S 120 f P తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఇది 8 పోల్ యంత్రం కాబట్టి ఇది 750 rpm వస్తోంది ఎందుకంటే f 50 హెర్ట్జ్ స్లిప్ ఇది టార్క్ దీని కోసం స్లిప్ ఏ స్లిప్ కోసం గరిష్టంగా ఉంటుంది కాబట్టి Smax T ns n ns ఎందుకంటే ఈ n వాస్తవానికి నిలిచిపోయే వేగం నిలిచిపోయే వేగం అంటే టార్క్ గరిష్టంగా ఉండే వేగం కాబట్టి ఇది 630 rpm కాబట్టి ఈ సందర్భంలో 750 630750 Smax T 0 16 సరైనది టార్క్ గరిష్టంగా ఉన్నందున అది నిలిచిపోయే టార్క్ కాబట్టి r2 x 2 S S max T ఇది అధ్యయనం చేసింది కాబట్టి x 2 r2 0 16 అవుతుంది కాబట్టి 0 07 0 16 కాబట్టి 0 44 ఓం సరైనది ప్రారంభంలో S 1 మనకు తెలుసు కాబట్టి r2 x 2 0 44 ఓం కాబట్టి ఇది మనకు 0 44 0 07 జోడించడానికి నిరోధకత వచ్చింది కాబట్టి 0 37 ఓం ఎందుకంటే ఇక్కడ ఇది ఒక ఫేస్ కు 0 07 ఓంల సమానమైన రోటర్ నిరోధకతను కలిగి ఉంది కాని మనకు 0 074 ను 0 37 ఓం అవుతున్నందుకు తీసివేయాలి అందువల్ల సమస్యలో ఒక ఫేస్ కు ఎంత నిరోధకత ఉండాలి 37 ఓం నిరోధకత చొప్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది తప్పక సమాధానం ఉండాలి దాన్ని తీసివేయాలి దీనితో నేను ఈ ప్రేరణ యంత్రం ను మూసివేయాలి ఇది మొదటి సంవత్సరం స్థాయి కాబట్టి కొంచెం కొంచెం అభ్యాసం అవసరం కొత్తగా పరిష్కరించే ఏ విధమైన సమస్య ఉంటే అన్నింటికీ కింద మరియు ఏదైనా సమస్య ఉంటే నేను ఆశిస్తున్నాను ప్రారంభంలో బహుశా దీన్ని మొదటిసారి ఎప్పుడు చేస్తారనే దానిపై దానిపై ఏకాగ్రతను కొంచెం ఉండాలి ఏదైనా సమస్య ఉంటే ఏదైనా దయచేసి ఏదైనా విషయం ఉంచండి దయచేసి ప్రశ్నను వేదిక లో ఉంచండి మేము అన్ని ప్రశ్నలను సరిగ్గా స్పష్టం చేస్తాము మరియు ఏదైనా సందేహం ఏదైనా సంఖ్యా సందేహం ఏదైనా ఉంటే దయచేసి వేదిక లో ఉంచండి మరియు దాని కోసం నేను ఇచ్చిన ఒక సూచన పుస్తకం మరియు ఇతర విషయాలను తీసుకోవాలని సూచిస్తున్నాను ఏదైనా పుస్తకాన్ని అనుసరించండి ఏదైనా యంత్ర పుస్తకం ఈ విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి